సరే తర్వాత మీకు ∆P20 ∆P30 మరియు ∆Q20∆Q30విలువలు వచ్చాయి సరేనా తరువాత మనకు అక్కడ సమీకరణం ఉంది అది ∆Pఅనేది J1 ∆కు సమానం దాని అర్థం ఏమిటంటే ఇది ∆P20 ∆P30జాకోబియన్ఇది మనం లెక్కించిన J1మాత్రిక మరియు ఇది వచ్చి Pi30కు సంబంధించి ∆20 ∆30నా ఉద్దేశం ఏమిటంటే మొదట p0 దాని ఉద్దేశం ఏమిటంటే మీరు ఆ మార్గంలోనే ఉన్నారు అదే మీరు చెప్పే మొదటి పునరావృతం అవునా తరువాత ∆20డెల్టా అనేవి సున్నా అవి వచ్చి విలోమ మాత్రిక కు సమానం కాబట్టి 52 98ఇది −31 98 63 అనేది కొన విలువ అది −2 056 మరియు −0 946 అందువల్ల అక్కడ సున్నా పెడితే అది ∆P20 వచ్చి −2 056 మరియు మీరు లెక్కించిన ∆P30వచ్చి −0 కాబట్టి ∆0అనేది ఎలా వస్తుంది అంటే −0 08687 రేడియన్ అది దేనికి సమానం అంటే −3 936 డిగ్రీ మరియు ∆Q30 రేడియన్ దేనికి సమానం అంటే 2 837 డిగ్రీ నన్ను ఒక విషయం చెప్పనీయండి మీరు జాకోబియన్ మాత్రిక లో మీరు చెప్పినట్టు ఇక్కడ మనం విలోమ తీసుకుంటాము సరేనా మనం ఎప్పుడు అలా చేస్తాము అంటే అది 2 ఇంటూ 2 లేక 3 ఇంటూ 3 లాంటి చిన్న వ్యవస్థ కుఒకవేళ జాకోబియన్ మాత్రిక అనేది పెద్దది అయితే నా ఉద్దేశం ప్రకారం వ్యవస్థ అనేది 100 బస్200 బస్సు సమస్య అయితే ఆ సమయంలో మనం విలోమ తీసుకోవడం కష్టమౌతుంది మరియు మనకి లోపం వస్తుంది కాబట్టి ఈ సమీకరణాలను సాధించడానికి మనకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి అది ఎప్పుడు అంటే మీ మాత్రిక పరిమాణం పెద్దది అయినప్పుడు అది మన పరిధి దాటినప్పుడు అందువల్ల ఈ తగిన సమయంలో అది కుదరదు కాబట్టి ఇక్కడ మనం చిన్న ఉదాహరణ తీసుకున్నాం కాకపోతే వీటిని సాధించడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి అంటే అవి సరళ సమీకరణాలు కాబట్టి అవి సరళ సమీకరణాలు అవునా కాదా అవి సరళ సమీకరణాలు కాబట్టి మీరు వాటికి విలోమ తీసుకోవడానికి ప్రయత్నిస్తే విలోమ తీసుకోండి అయితే పెద్ద వ్యవస్థకు మరియు జాకోబియన్ పరిమాణం పెద్దది అయినప్పుడు నీకు ఫలితం రాదు అవునా కాబట్టి అసలైన ఫలితం రాబట్టడానికి మరియు వాటిని సాధించడానికి మనకు వివిధ పద్ధతులు ఉన్నాయి అవునా కాబట్టి సరళ సమీకరణాలను సాధించడానికి ఒక సులభమైన పద్ధతి ఏమిటంటే తిరిగి ప్రత్యామ్న్యాయం చేయటమే కాకపోతే ఇంకా సమర్థమైన పద్ధతులు ఉన్నాయి సరేనా ఏది ఏమైతేనేం మీరు పిలిచే మీకు వచ్చినవి ∆20 ∆30 కాబట్టి ఈ రెండే మీ డెల్టా2 ∆2మరియు అదే విధంగా ∆Q వచ్చి J4∆Vకి సమానం కాబట్టి దాని అర్థం ఏంటంటే ∆Q20 ∆Q30 వచ్చి J4 మాత్రిక ఇదే మన J4 మాత్రిక తరువాత ∆V20 ∆V30అవునా కాబట్టి మీరు లెక్కించినది ∆Q20 ∆Q30 కాబట్టి ∆V20 ∆V30 ఇవి మాత్రిక విలోమ ఇదే అసలైన విలోమ దీనినే నేను పవర్ మైనస్ 1 గా పెట్టాను ఇక్కడ కూడా దీనిని ఈ మాత్రిక ను పవర్ మైనస్ 1 గా పెట్టండి ఇదే మీ విలోమ అవునా మరియు దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు ∆Q20 వచ్చి −0 102 గా లెక్కించారు మరియు ∆Q30 వచ్చి1 051 దీనితో మనకు ∆V20 వచ్చి 0 0132332 గా వస్తుంది మరియు ∆V30 వచ్చి 0 0244 సరేనా కాబట్టి అందువలన 21 అది 20 కాబట్టి 20ప్రారంభ విలువ వచ్చి 0 −3 936అది −3 936 డిగ్రీ సరేనా 2120 ∆20 3130 ∆30 V21V20 ∆V20 కాబట్టి 3130 ∆30 కాబట్టి ఇది వచ్చి దేనికి సమానం అంటే − 2 837 డిగ్రీ సరేనా 0 − 2 837 డిగ్రీ దేనికి సమానం అంటే − 2 అదేవిధంగా ఓల్టేజ్ V21 పరిమాణం కూడా V20 ∆V20 అది వచ్చి 1 0 0 01332 1 01332 సరేనా మరియు V31V30 ∆V30 వచ్చి మీ 1 0 0 0244 అది వచ్చి 1 0244 కాబట్టి మొదటి పునరావృతం తరువాత మనకు వచ్చినది 21వచ్చి −3 936 డిగ్రీ ఓల్టేజ్ పరిమాణం వచ్చి 1 01332 మరియు 31వచ్చి −2 837డిగ్రీ మరియుV31 వచ్చి 1 0244 ఇవన్నీ కూడామొదటి పునరావృతం తరువాత సరేనా కాబట్టి రెండవ పునరావృతం కి మీ సొంత గా మీరు చేయండి సరేనా మొత్తం అంతా కూడా మీకు ఇంతకు ముందు చూపించాను ఈ క్రొత్త విలువలను ఉపయోగించి చేయండి సరేనా మరియు అన్ని పరిమితులను లెక్కించండి P21 లెక్కించబడినది అది మనకు ఎంత వచ్చింది అంటే − 2 62P3 లెక్కించబడినది అది మనకు ఎంత వచ్చింది అంటే− 0 96 Q21లెక్కించబడినది అది మనకు ఎంత వచ్చింది అంటే 0 005 మరియు Q31లెక్కించబడినది అది మనకు ఎంత వచ్చింది అంటే − 0 ఈ ∆P21వచ్చి లెక్కించబడిన P2 మైనస్ మీరు పిలవబడిన లెక్కించబడిన షెడ్యూల్ మైనస్ సరేనా కాబట్టి షెడ్యూల్ విలువ అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి యదార్ధంగా షెడ్యూల్ విలువ అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు లెక్కించిన విలువను మాత్రమే సరిచేయాలి మీరు చూడండి ఇవి షెడ్యూల్ విలువ మరియు ఇవి లెక్కించిన విలువ చూడండి అవి 0 064 కి వచ్చినవి ∆P31వచ్చి −0 426 గా వస్తుంది ∆Q21 వచ్చి −1 107 గా వస్తుంది మరియు ∆Q31వచ్చి−0 29 గా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిష్కరించిన వి దాని అర్థం ఏంటంటే మీరు పరిష్కరించిన వి కన్వర్స్ కాలేదు అని సరేనా ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా గణనీయంగా పెద్దవి సరేనా కాబట్టి దీని తర్వాత దీని తర్వాత జాకోబియన్ మార్చలేదు అందువల్ల ఇది J1 అలాగే ఉంటుంది కాబట్టి ∆21 31ఈ జాకోబియన్ J1 అనేవి విలోమ సరేనా అది నిలబెట్టుకుంది కాబట్టి అది 0 064 అది −0 426 అదేమీ డెల్టా మీరు పిలిచే ∆𝑃2 ∆𝑃3 వీటితో మనకు ∆21వచ్చి 0 229 డిగ్రీ మరియు ∆31వచ్చి −0 5 డిగ్రీ సరేనా అదేవిధంగా మీ ∆𝑉2 మరియు ∆𝑉3వచ్చి J4 మాత్రిక ఈ మాత్రిక J4 వచ్చి దాని విలువ మైనస్ 1 దానిని ఎలా రాయవచ్చు అంటే విలోమ గా మరియు ఇది వచ్చి మీ డెల్టా ఇది వచ్చి Q2 మరియు ఇది వచ్చి ∆𝑄3 సరేనా దానితో మనకు ∆V21 వచ్చి −0 037 గాను ∆V31 వచ్చి −0 02436 గాను వచ్చాయి సరేనా దీనితో ఈ 22తో మనకు −4 165 డిగ్రీ సరేనా అది 2221 ∆21 ∆21సరేనా అదేవిధంగా మీ 32దీని ద్వారానే వస్తుంది అది −3 337డిగ్రీఅదేవిధంగా ఓల్టేజ్ వచ్చి దేనికి సమానం అంటే V21 ∆V21 అది వచ్చి 1 0 1 3 3 2 ప్లస్ బ్రాకెట్లో −0 037 మొత్తానికి అది 0 9763 గా వస్తుంది సరేనా మరియు అదే విధంగా V2 వచ్చి 1 0244 గా వస్తుంది ప్లస్ బ్రాకెట్లో −0 02436 అది సుమారుగా 1 ఇదే మనకు రెండవ పునరావృతం తరువాత వచ్చిన ఫలితం నేను 3వ పునరావృతానికి ప్రయత్నించలేదు మీరు ఇంకో పునరావృతానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కాబట్టి సమాచారమంతా ఇచ్చారు మీరు అర్థం చేసుకోవాలి దశ దశ గా ఎలా వెళ్ళాలి అనిమీరు న్యూటన్ రాఫ్సన్ పద్ధతి లాగా సరేనా కాబట్టి రెండవ పునరావృతం తరువాత 𝛿2 వచ్చి −4 165 డిగ్రీ మరియు 𝛿3 వచ్చి మీకు ఎలా వస్తుంది అంటే −3 337 డిగ్రీ రెండవ పునరావృతం తరువాత V2 వచ్చి0 9763 పర్ యూనిట్ మరియు 𝑉 వచ్చి 1 0 సరేనా కాబట్టి యదార్ధంగా ఇది మీరు పిలవబడిన రెండవ పునరావృతం తరువాత వచ్చిన మీరు పిలువబడిన అన్ని బస్సులు PQ బస్సు మూడు బస్సుల సమస్య అదే విధముగా గాస్ సీడెల్ పద్ధతిలో ఉండే అదే సమస్య అయితే ఇక్కడ ఒక విషయం దీనిని నేను పట్టిక రూపంలో పెట్టలేదు మీరు మీ రెండవ పునరావృతం తరువాత సరి చూసుకోండి మీకు ఏదైతే ఫలితం గాస్ సీడెల్ పద్ధతిలో వస్తుందో అది సరిచూసుకోండి ముఖ్యంగా ఓల్టేజ్ మరియు దాని కోణం సరేనా మరియు మీకు ఏమి వస్తుంది కాబట్టి నేను దీనిని లెక్కించలేదు నేను లైన్ లాసులు లెక్కించలేదు ఎందువల్ల అంటే ఆ పద్ధతిని మీకు చూపించాను కాబట్టి కాబట్టి అది అక్కడ ఉంది కాబట్టి మీకు నేను మళ్లీ చెప్పాను సరేనా కాబట్టి మొత్తం అంతా కూడా మీకు అర్ధం అయి ఉండాలి అవునా కాబట్టి ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ తీసుకుందాం అది న్యూటన్ రాఫ్సన్ PV బస్సు ను ఉపయోగించే పద్ధతిని చూద్దాం కాబట్టి ఇదే చిత్రమే ఇది చిత్రము కాబట్టి ఇది మూడు బస్సుల సమస్య అవునా కాబట్టి బస్సు ఒకటి వచ్చి మందగింపు బస్సు అవునా మరియు ఇంకో విషయం బస్సు 1 వద్ద ఏమిటంటే 2 j1 ఆ సమాచారము వచ్చి యదార్ధంగా డమ్మీ పారామీటర్ అవునా కాబట్టి మీకు నేను ఒక సారి చెప్పాను అక్కడ మందగింపు బస్సు ఉంటే అక్కడ మందగింపు బస్సు ఉంటే ఇదే మీ మందగింపు బస్సు అనుకోండి సరేనా కాబట్టి అది ఒకవేళ బస్సు 1 అనేది మందగింపు బస్సు అయితే జనరేటర్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనిని అలాగే పట్టుకొని ఉండండి కాబట్టి బస్సు 1అనేది మందగింపు బస్సు సరేనా మరియు ఆ విషయంలో పరిష్కారం అనేది కన్వర్జ్ అవ్వడం కోసం 𝑃𝑔1 మరియు 𝑄𝑔1 లెక్కించబడినవి కానీ మీ దగ్గర కొంత లోడ్ అనేది ఉందనుకోండిమీ దగ్గర కొంత లోడ్ అనేది ఉందనుకోండి ఉదాహరణకు అది 𝑃𝐿1 మరియు 𝑄𝐿1 కాబట్టి ఈ పారామీటర్ 𝑃𝐿1 𝑄𝐿1 పునరావృత్తి పద్ధతి అప్పుడు డమ్మీ పారామీటర్ లాగా నటిస్తాయి వాటికి ఏమీ అవసరం లేదు నా ఉద్దేశ్యం ఏంటంటే అవి పునరావృత్తి పద్ధతిలో కి రావుకాబట్టి ఒకవేళ లోడ్ ఫ్లో కన్వర్స్ అయితే ఒకవేళ మీకు 𝑃𝑔1 విలువ వచ్చింది అనుకోండి ఉదాహరణకు నేను ఊరికే చెబుతున్నాను ఒకవేళ అది 100 మెగావాట్లు మరియు ఒకవేళ 𝑄𝑔1 వచ్చి 67 మెగావార్ లు వచ్చాయి అనుకోండి కానీ ఇవి డమ్మీ పారామీటర్ లుకాబట్టి ఒకవేళ దీనికి లోడ్ తగిలిస్తే ఒకవేళ అది ఇలాగ ఉంటే తర్వాత మీ 𝑃𝑔1 దాని తర్వాత మీరు దీనిని కలపండి అది ఇదే దీని నుంచి వచ్చింది మరియు 𝑄𝑔1 వచ్చి 67 𝑄𝐿1ఇవి రెండూ కలపాలి కాకపోతే మీ పునరావృత్తి పద్ధతిలో ఏదైనా ఉంటే ఇవి అవసరం లేదు సరేనా కాబట్టి ఈ విషయంలో ఈ విషయంలో నేను కావాలనే ఇచ్చాను అది మందగింపు బస్సు అని అది 2 j1పర్ యూనిట్ సరేనా కాబట్టి ఇది మీ పారామీటర్ అవునా మరియు ఈ PQ బస్సు ఇచ్చారు అది 0 5 j1 సరేనా ఏ ఇంజక్షన్ వచ్చినప్పటికీ మరియు PV బస్సు వచ్చి 1 5 j 0 6 గా ఇచ్చారు ఇది లోడ్ సరేనా దానినే మనం ఒక్కొక్కసారి జనరేషన్ బస్సు గా జనరేటర్ బస్సు గా పిలవబడుతుంది సరేనా ఎందువలన అంటే 𝑄𝑔 అనేది మీరు ఎక్కడో ఒక చోట నుంచి తెచ్చుకోవాలి అయినను 𝑄𝐿 వచ్చి 𝑄𝐿3 అది తెలుసు కాకపోతే 𝑄𝑔3 అనేది తెలియదు దాని అర్థం ఏమిటంటే ఒకవేళ ఈ బస్సు వద్ద నెట్ ఇంజెక్ట్ డ్ పవర్ ఎంత అంటే 𝑄3 𝑄𝑔3 మీ 0 6 ఎలాగూ 𝑄𝑔3 అనేది తెలియదు కాబట్టి అందువలన 𝑄3 అనేది తెలియదు సరేనా అయినప్పటికీ లోడ్ ఇచ్చారు కానీ ఇది తెలియదు అవునా దాని అర్థం ఏమిటంటే ఈ బస్సు కు Q3 ఇంజెక్ట్ డ్ పవర్ తెలియదు ఈ బస్సు కు మీ Q3 ఇంజెక్ట్ డ్ పవర్ దేనికి సమానం అంటే 𝑄𝑔3 − 0 అయితే లోడ్ తెలుసు 𝑄𝐿3 తెలుసుకాబట్టి ఇది తెలియదు దాని అర్థం ఏంటంటే Q3 కూడా తెలియదు సరేనా కాబట్టి ఈ బస్సును ఈ బస్సును PV బస్ గా తీసుకున్నాను సరేనా మరియు మూడు బస్సుల సమస్యకు Y మాత్రిక ఇచ్చారుఅన్ని పారామీటర్ లు ఇచ్చారు సరేనా కాబట్టి ఇంకా నేను చదువుతున్నాను ఒకవేళ ఫాంటు పరిమాణం చిన్నదిగా ఉంటే నా చేతి రాత కూడా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అందువల్ల నేను చదువుతున్నాను మొదటిది వచ్చి Y11 26 925కోణం వచ్చి మైనస్ 68 2 డిగ్రీఇది 11 18 కోణం 116 6 కోణంఇది 15 8 కోణం 108 4 డిగ్రీ ఇది వచ్చి సుష్ట మాత్రిక కాబట్టి 11 18 కోణం 116 6 డిగ్రీఇది వచ్చి 29 065 కోణం మైనస్ 63 4 డిగ్రీ మరియు ఇది వచ్చి 17 885 కోణం 116 6 డిగ్రీఇది వచ్చి మళ్లీ 313 మరియు 31 ఒకటే కాబట్టి 15 81 కోణం 108 4 డిగ్రీ17 885కోణం 116 6 డిగ్రీ మరియు 33 615 మైనస్ 67 కాబట్టి ఈ విషయం ఇచ్చారు Y బస్ మాత్రిక ఇచ్చారు మరియు అన్ని ప్రారంభ విలువలు మందగింపు బస్సు ఓల్టేజ్ V1V1 కూడా ఇచ్చారు సరేనా మందగింపు బస్సు ఓల్టేజ్ V1 ని మనం 1 కోణం సున్నా డిగ్రీ ఇది ఈ సమస్యకు మందగింపు బస్సు ఓల్టేజ్ ఇప్పుడు PV బస్సుకు V2 V బస్సు 2 అనేది ఇదే ఆ బస్సు 2 అది PQ బస్సు కావున బస్సు 2 అనేది PQ బస్సు కాబట్టి 𝑉0 ప్రారంభ విలువలు మనం 1 గా తీసుకుంటాం మరియు డెల్టా కూడా ప్రారంభం విలువగా తీసుకుంటాం దేనికంటే బస్సు 2 కు బస్సు 2 అనేది PQ బస్ సరేనా మరియు బస్సు 3 వచ్చి V 3 బస్ క్షమించండి అది వచ్చి PV బస్ సరేనా ఇక్కడ మీరు ఓల్టేజ్ పరిమాణం ఒకటిగా నిర్వహించాల్సి ఉంటుందికాబట్టి బస్సు 3 యొక్క వోల్టేజ్ కోణం ప్రారంభ విలువలు వచ్చి 𝛿3 అది వచ్చి 0 0 సరేనా కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇక్కడ మొదట మనం జాకోబియన్ నిర్మించాలి కాబట్టి ఈ విషయంలో నేను మీకు చెప్పేదేమిటంటే ఒకవేళ అది PV బస్సు అయినా లేక PQ బస్సు అయినా J1 వచ్చి సమానంగా ఉంటుంది సరేనా కాబట్టి ఇవి dp2d∂2 dp2d∂3 dp3d∂2 dp3d∂3 ఇది d∂2 డెల్టా d∂3 మరియు ఈ p అనేది యదార్ధంగా వచ్చి పునరావృత లెక్క సరేనా కాబట్టి బస్సు దగ్గర ఓల్టేజ్ పరిమాణం అనేది స్థిరంగా ఉంటుంది అదే V2 అదేమీ పరిమాణం 1 కాబట్టి అక్కడ ∆𝑉2 పునరావృత పద్ధతి ఉండే సమస్య లేదు అది ఇక్కడకు వచ్చే సమస్యే లేదు ఎందువలన అంటే ఈ ఓల్టేజ్ పరిమాణం అనేది స్థిరంగా 1 పర్ యూనిట్ దగ్గర ఉంది క్షమించండి బస్సు 3 దగ్గర వోల్టేజ్ పరిమాణం అనేది స్థిరంగా ఉంది కాబట్టి ఆ నిలువు వాహకంలో ఈ ప్రక్క సరేనా అది ∆𝑉3 అనేది ఎప్పటికీ రాదు ఎందువలన అంటే V3 అనేది ∆𝑉3 గా ఉండి పరిమాణం స్థిరంగా ఉంటుంది కాబట్టి ∆𝑉3 ఉండే సమస్య లేదు అందువలన V2 అనేది ఉంటుంది ∆𝑉2 అనేది ఉంటుంది ఎందువలన అంటే బస్సు 2 అనేది PQ బస్సు సరేనా అందువలన ∆𝛿2∆𝛿3∆𝑉2 ఈ మూడు వేరియబుల్స్ అక్కడ ఉంటాయి అందువలన ఇది ఒకటి J1 J2 వచ్చి మొదటివి అవి వచ్చి dp2dV2 రెండవ విషయంలో అది వచ్చి dp3dV2 మరియు మూడవ విషయంలో ఇది వచ్చి dQ2d∂2 dQ2d∂3 మరియు ఇది dQ2dV2 సరేనా మరియు ఇది V2 కాబట్టి అక్కడ ∆𝑉3 అనేది ఉండదు ఎందువల్ల అంటే బస్సు 3 అనేది PV బస్సు మరియు V3 వోల్టేజ్ పరిమాణం స్థిరంగా ఉంటుంది కాబట్టి మీ బస్సు 3 వోల్టేజ్ పరిమాణం కు పునరావృతం ఉండదు కాబట్టి ∆𝑉3 అనేది అక్కడ ఉండకూడదు p అనేది పునరావృత లెక్క గా ఇచ్చారు ఇది మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం PV బస్సుకు జాకోబియన్ మాత్రిక ఎలా నిర్మించాలో చూద్దాం అందుకోసం నేను మీకు అర్థం అవ్వడం కోసం ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాను సరేనా కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఒక సూత్రం ఇచ్చారు అది మీ దగ్గర n సంఖ్య గల బస్సులు ఉన్నాయి మీ దగ్గర n సంఖ్య గల బస్సులు ఉన్నాయి అప్పుడు మొత్తం బస్సుల సంఖ్య n మరియు ఒక బస్సు వచ్చి మందగింపు బస్సు మరియు మీ దగ్గర m సంఖ్యగల PV బస్సులు ఉన్నాయి తర్వాత J1 అనేది అలాగే ఉంది అది వచ్చి n − 1 ∗ n − 1 కాబట్టి ఈ ఉదాహరణకు n3ఎందువలన అంటే ఇది మూడు బస్సుల సమస్య ఇది మూడు బస్సుల సమస్య కాబట్టి n3 సరేనా దాని అర్థం ఏమిటంటే ఇది జాకో J1 వచ్చి 2 ఇంటూ 2 మాత్రిక సరేనా మరియు మీ J4 ఇదేమీ J4J4 dQ2dV2 అనేది ఒకే మూలకం మరియు మీ దగ్గర m 1ఒక PV బస్ ఉంది కాబట్టి J4 కు అది వచ్చి n − m ఇది చిన్న ఉదాహరణ సరేనా కాబట్టి ఇది వచ్చి మీ n3ఒకటే ఒక PV బస్ ఆ తర్వాత 1 ఇంటూ 3 మైనస్ 1 మైనస్ 1 అది 1 ఇంటూ 1కాబట్టి J4 వచ్చి 1 ఇంటూ 1 ఒకే మూలకం సరేనా కాబట్టి ఇది మీకు అర్థం అవ్వడం కోసం సరేనా కాబట్టి ఇదే మీరు పిలిచే J1 J2 J2 అనేది ఏదీ కాదు అది n ఇంటూ 1 సరేనా కాబట్టి ఇప్పుడు కూడా అది అలా ఉండదు సరేనా అది 2 ఇంటూ 1 అది 1 ఇంటూ 2కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన పునరావృత పద్ధతి లో మనం ఏం చేస్తామంటే ఇది మరియు ఈ J2 మరియు J3 మనం వదిలివేస్తాం మనం దానిని పరిగణనలోకి తీసుకోము దానిని మనం పరిగణనలోకి తీసుకోము సరేనా కాబట్టి దానిని మనం పరిగణనలోకి తీసుకోకపోతే ఏమి జరుగుతుంది

ఇది డికపుల్డ్ లోడ్ ఫ్లో స్థితి ఇది ∆𝑃2 ∆𝑃3 P ఇది వచ్చిJ1 మాత్రిక ∆𝑃2 ∆𝛿 ఈ pనేను ఊరికే ఉచ్చరించడం లేదు మళ్లీ మళ్లీ ఉచ్చరించడం లేదు ఇది వచ్చి పునరావృత లెక్క అర్థమైందా సరేనా మరియు ∆𝑃3∆𝛿2 ∆𝑃3∆𝛿3 డెల్టా డెల్టా డెల్టా ఈ సమీకరణం 1 నేను ఇది తీసుకున్నాను సరేనా మరియు 𝐽𝑝 ఇది ఒకటి ఇదే వ్రాసింది ఇదే రాసింది చూడండి మరియు ∆𝑄2J4 వచ్చి యదార్ధంగా ఒకే మూలకం నేను ఊరికే మీకు చూపించాను కాబట్టి అది వచ్చి ∆𝑄2 మీద ∆𝑉2 లోకి ∆𝑉2 అందువలన ఇదేమీ సమీకరణం ఈ సమీకరణం నుంచి ఈ సమీకరణం నుంచి J4 లోకి ఇది విషయం కాబట్టి డెల్టా అనేది పడిపోయింది ఇది పడిపోయింది ఇది J3 మరియు J4 ఈ సమీకరణం నుంచి పడిపోయాయి కాబట్టి ∆𝑄2 అనేది ∆𝑄2 ∆𝑉2 లోకి ∆𝑉2 సరేనా దాని అర్థం ఏమిటంటే ∆𝑄2𝑝 వచ్చి దేనికి సమానం అంటే ∆𝑄2 పైన ∆𝑉2 లోకి ∆𝑉𝑝p పునరావృత లెక్క నేను మీకు చెప్పాను మళ్లీ మళ్లీ చెప్పనవసరం లేదు కాబట్టి J4 యదార్ధంగా p వచ్చి దేనికి సమానం అంటే 1 ఇన్ టూ 1 మాత్రిక కు నేను మీకు చూపిస్తాను ఇది J1 మరియు ఇది J4 కాబట్టి 1 ఇన్ టూ 1 మాత్రిక సరేన కాబట్టి ఇప్పుడు ఆ P2 వ్యక్తీకరణ dp2d∂2 వ్యక్తీకరణ ఇంతకు ముందు మనం మూడు బస్సుల సమస్యకు ఇచ్చాం కాబట్టి వ్యక్తీకరణ అనేది అలానే ఉంటుంది దానిలో మార్పు ఏమీ ఉండదు మరియు ఆ డెల్టా ఉత్పన్నం కూడా ఇంతకుముందు ఇచ్చేశాం కాబట్టి దానిలో ఏమీ మార్పు ఉండదు ఎందువలన అంటే అది కూడా 3 బస్సుల సమస్య కాబట్టి అది మూడు బస్సులు సమస్య కాబట్టి ఏమీ మార్పు ఉండదు dp3d∂2 |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 dp3d∂3|𝑉3||𝑉1||𝑌31| sin𝜃31 - 𝛿3 𝛿1 |𝑉3||𝑉2||𝑌23| sin𝜃32 - 𝛿3 𝛿2 మరియు dp2d∂3 అనేది కూడా అదే విషయం అవునా కాబట్టి మరియు అదేవిధంగా అదేవిధంగా మీ dp2d∂2 సరేనా అదే విషయం మరియు dp2d∂3 ఇది కూడా ఒకటే సరేనా కాబట్టి కాబట్టి మరియు అదే విధముగా Q2 వ్యక్తీకరణ కూడా ఇచ్చేశారు కాబట్టి dQ2dV2 అనేది కూడా ఒకటే వ్యక్తీకరణ కాబట్టి ఈ అన్నిపరామీటర్లు ఇచ్చారుY మాత్రిక ఇచ్చారు ప్రారంభ విలువలను ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆ వ్యక్తీకరణలో ప్రత్యామ్నాయం చేయండి సరేనా కాబట్టి మీకు ఏమీ వస్తుంది అంటే dp2d∂2 మీకు సుమారుగా 26 వస్తుంది దానిని మీరు అలా ప్రత్యామ్న్యాయం చేయండి సరేనా అదే విధముగా dp2d∂3 ప్రత్యామ్న్యాయం చేస్తే మీకు −16 వస్తుంది సరేనా ఈ విలువలన్నీ మీరు పెట్టండి మీకు అన్ని ప్రారంభ విలువలు ఇచ్చారు కాబట్టి మీకు ఇలా వస్తుంది సరేనా అదేవిధంగాdp3d∂2 మీరు అవన్నీ పెడితే అది ఎంత వస్తుంది అంటే −16 మరియు dp3d∂3 అలా ప్రత్యామ్న్యాయం చేసుకుంటూ పోతే మీకు 31 వస్తుంది సరేనా కాబట్టి అన్ని ప్రత్యామ్న్యాయం చేయండి తర్వాత జాకోబియన్ మాత్రిక ప్రారంభం మీకు ఎలా వస్తుంది అంటే 26−16−16 31 అది వచ్చి 2 ఇన్ టూ 2 మాత్రిక మరియు ఈ విలువ వచ్చి మారదు అది తరువాత పునరావృతం తీసుకుంటుంది అది స్థిరంగా ఉంటుంది సరేనా అదేవిధంగా dQ2dV2 అది వచ్చి J4 ఒకటే మూలకం కు ఈ విలువలన్నీ పెట్టండి మీకు ఏవైతే విలువలన్నీ ఇచ్చారో అవన్నీ పెట్టండి మీకు ఎంత వస్తుంది అంటే 26 కాబట్టి 𝐽4 అనేది 26 కు సమానం అది 1 ఇన్ టూ 1 మాత్రిక ఒకటే మూలకం అయినా కూడా నేను దానిని 1 ఇన్ టూ 1 అని రాస్తున్నాను సరేనా ఆ తర్వాత మీ P2 అదేమీ P2 షెడ్యూల్ విలువలు సరేనా అది వచ్చి మీ 𝑃𝑔2 − 𝑃𝐿2 కాబట్టి బస్సు 2 వద్ద లోడ్ లేదు కాబట్టి 𝑃𝑔2 వచ్చి0 5 సరేనా నన్ను చూడనివ్వండి రేఖాచిత్రం ఎక్కడికి వెళ్ళింది అని చూద్దాం కానీ నేను మీకు రేఖాచిత్రం చూపించాను సరేనా దొరికింది అది ఇక్కడే ఉంది ఇక్కడ 𝑃𝑔2 వద్ద జనరేషన్ లోడ్ చూపించలేదు ఇక్కడ అది చూపించలేదు సరేనా ఇక్కడ అది ఇవ్వలేదు కాబట్టి దాని అర్థం ఏమిటంటే 𝑃𝐿2 𝑄𝐿2 అవి రెండూ కూడా సున్నా అని సరేనా కాబట్టి 𝑃𝑔2 − 𝑃𝐿2 0 కాబట్టి 0 5 అదే విధముగా Q2 ఆ షెడ్యూల్ పవర్ వచ్చి 𝑄𝑔2 − 𝑄𝐿2 కాబట్టి 1 −0 అది 1పర్ యూనిట్ సరేనా అదే విధముగా P3 షెడ్యూల్ వచ్చి 𝑃𝑔3 − 𝑃𝐿3 సరేనా కాబట్టి బస్సు 3 వద్ద మీరు పిలిచే మీ 𝑃𝑔3 అక్కడ లేదు అంటే 𝑃𝑔3 జనరేషన్ లేదు సరేనా కాబట్టి అది సున్నా కాబట్టి అది 0− 1 కాబట్టి −1 50 పర్ యూనిట్ ఇప్పుడు ఇక్కడ ఇది మూడు బస్సుల సమస్య ఈ P2 వ్యక్తీకరణ కూడా మనం చూపించాము కాబట్టి సమీకరణాలు 50 మరియు 51 లను ఉపయోగించుకొని అయితే ఇక్కడ నేను పర్ P2 వ్యక్తీకరణ ఇచ్చాను దేనికంటే 𝑃𝑖 Ppi కాబట్టి i 2 కాబట్టి ఇది వచ్చి P2 వ్యక్తీకరణ మీకు ఏవైతే విలువలు వచ్చాయో ఆ విలువలు అన్ని కూడా ప్రత్యామ్న్యాయం చేయండి మీకు ఏమి వస్తుంది అంటే లెక్కించబడిన 𝑃 వచ్చి సుమారుగా 0 సరేనా ఇవన్నీ ప్రత్యామ్న్యాయం చేయండి సరేనా కాబట్టి అన్ని దశలు చూపించాను సరేనా కాబట్టి ఇప్పుడు మీకు అంతా కూడా సులభంగా అయిపోయింది మీరు ప్రత్యామ్న్యాయం చేస్తే మీరు ప్రత్యామ్న్యాయం చేస్తే అది 0 అవుతుంది సుమారుగా అది దేనికి సమాధానం అంటే సున్నాకు అదే విధముగా అదే విధముగా ఆ P3P3 వ్యక్తీకరణ కూడా ముందులాగే ఇచ్చారు అన్ని విలువలు పెట్టండి మీకు అన్ని విలువలు తెలుసు సరేనా మీరు అలా చేస్తే మీరు లెక్కింపబడిన 𝑃3 కనుగొనవచ్చు అది సుమారుగా 0 0 కి సమానం అదే విధముగా Q2 మీకు ఏవైతే విలువలు వచ్చాయో అవన్నీ కూడా ముందులాగే Q2 వ్యక్తీకరణలో పెట్టండి కానీ ఇక్కడ కూడా అదే సమీకరణమా లేదా అని సరి చూసుకోండి మరియు దానిని విస్తీర్ణం చేయండి సరేనా కాబట్టి i 2 కు మరియు అన్ని విలువలు పెట్టండి తరువాత లెక్కింపబడిన 𝑄 ప్రారంభ దశలో సుమారుగా సున్నా అవుతుంది సరేనా కాబట్టి P2 Q2 P2 P3 అన్ని మరియు లెక్కింపబడిన Q3ఈ లెక్కింపబడిన విలువలన్నీ కూడా ప్రారంభదశలో సున్నా అవుతాయి సరేనా కాబట్టి ఒకటే విషయం ఏమిటంటే ఈ సమాచారం అంతా కూడా సరైన పద్ధతిలో పెట్టండి సరేనా అన్ని లెక్కలు నేను సరిగా చేశాను అని అనుకుంటున్నాను అయినప్పటికీ మనం మనుషులం కదా కాబట్టి మనం క్యాలిక్యులేటర్ ను ఎదుర్కొంటున్నాం కాబట్టి నా వైపు కూడా తప్పు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి తప్పు ఏదైనా జరిగి ఉంటే లేక ఇంకా ఏ విషయం అయినా కూడా ఉంటే మీరు నాకు మెయిల్ చేయవచ్చు దానివల్ల నేను నా తప్పులు సరిదిద్దుకోవచ్చు సరేనా మరియు అలా ఎవరన్నా తప్పులను చూపిస్తే అది నేను సరిదిద్దుకొని మిమ్మలను అభినందిస్తున్నాను సరేనా కాబట్టి ఆ విధంగా నేను నా తప్పులను సరిదిద్దుకోవచ్చు సరేనా ఎందువలన అంటే ఇది ఒక భారీ గణితం మరియు ఇందులో చాలా లెక్కలు ఉంటాయి సరేనాఈ కోర్సు అంతా కూడా లెక్కలే అని మీకు అర్థమై ఉంటుంది కాబట్టి నేను ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటు చేయవచ్చు అలా చేసినట్లయితే మీరు నాకు చెప్పవచ్చు దాని వలన నేను ఆ పొరపాటు సరిదిద్దుకుంటాను సరేనా ∆P20P2 scheduleP2 calculated0 ∆P30P3 scheduleP3 calculated0 ∆Q20Q2 scheduleQ2 calculated0 అందువల్ల ∆P20P2 scheduleP2 calculated0 లెక్కించబడుతుంది కాబట్టి అది వచ్చి 0 5 మైనస్ ఇది కాబట్టి ఇది వచ్చి 0 నేను మీకు చూపిస్తున్నాను దానివల్ల మీకు అల్గారిథం అర్థమవుతుంది సరేనా మరియు ∆P30వచ్చి P3 scheduleమైనస్ P3 calculated0 కాబట్టి అక్కడ మీకు లెక్కింపబడిన అన్ని విలువలు 0 గా వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా అదే విధంగా ఉంటాయి 1 5 అదే విధముగా ∆Q30 𝑄2 షెడ్యూల్ మైనస్ లెక్కింపబడిన Q30 అందువలన సమీకరణం నుంచి 1 ∆𝛿2 ∆𝛿3 అనేవి ప్రారంభ విలువలు అదే J1 మాత్రిక ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు కనుగొన్నాము బస్సు ఒకటి లో నేను అంతా కూడా 1 పెట్టాను సరేనా కాబట్టి దీనిని ∆P20లో పట్టించుకోకండి అది వచ్చి 0 5 మరియు∆P30 −1 50 సరేనా తరువాత ∆20 −0 015 రేడియన్ అది వచ్చి −0 86 డిగ్రీ అది డిగ్రీకి మార్చండి మరియు ∆30వచ్చి −0 056 రేడియన్ అది వచ్చి దేనికి సమానం అంటే −3 2 డిగ్రీ సరేనా ఇదే మీ ∆𝛿2∆𝛿3 సరేనా మరియు డెల్టా సమీకరణం రెండు నుంచి అది వచ్చి ∆𝑉2 సరేనా ∆𝑉2 అనేది ఒక మూలకం అది ∆Q20dQ2dV2 కాబట్టి ఏ మాత్రిక విలోమం తిరిగి రాదు కాబట్టి dQ2dV2 వచ్చి 26 ఇప్పుడే మనం దానిని లెక్కించాము మరియు చూసాము మరియు ∆Q20వచ్చి 1 కాబట్టి 1 మీద 26 అది 0 0384 సరేనా అందువల్ల ఈ విలువను నవీకరించండి ∆𝛿 అనేది మొదటి పునరావృతం దానిలో 𝛿2 ∆𝛿2 అది 0 −0 86 డిగ్రీ కాబట్టి −0 86 సరేనా మరియు అదే విధముగా 𝛿3 𝛿3 ∆𝛿3 అది 0 − 3 2 అది వచ్చి −3 2 డిగ్రీ సరేనా అందువల్ల 𝑉2 పరిమాణం వచ్చి దేనికి సమానం అంటే 𝑉2 వోల్టేజ్ కుఅది PQ బస్ అదే బస్ 2 అది వచ్చి PQ బస్ ప్లస్ ∆𝑉2 కాబట్టి 1 0 0 0 0384 1 0384 ఇదే మన మొదటి పునరావృతం 𝑉21 0384 మరియు 𝛿2 వచ్చి −0 86 డిగ్రీ మరియు 𝛿3వచ్చి −3 2 డిగ్రీ ఇది మొదటి పునరావృతం ఇవే మనకు వచ్చిన విలువలు సరేనా తర్వాత రెండవ పునరావృతం ఎప్పుడైతే p1 అవుతుందో మీరు P2 లెక్కించండి అదే సూత్రాన్ని ఉపయోగించి సమాచారమంతా కూడా ముందు సమాచారాన్ని పెట్టండి కొంత సమాచారం స్థిరంగా ఉంటుంది అది మీకు తెలిసిందే మరియు ఈ విలువలన్నీ కూడా మీకు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టండి మరియు రెండవ పునరావృతంకి P2 లెక్కించండి మీకు ఎంత వస్తుంది అంటే 1 049 సరేనా ఈ సమయంలో P2 లెక్కించండి అదే విధముగా P3 లెక్కించండిపెట్టండి మీకు ఏమి వస్తుంది అంటే −1 78ఈ విలువను నేరుగా నేను రాస్తున్నాను ఎందువల్ల అంటే ఇది మీకు ముందుగానే తెలుసు కాబట్టి సరేనా మరియు 𝑄2 లెక్కించండి మీరు లెక్కిస్తే మీకు ఎంత వస్తుంది అంటే 0 79 సరేనా అందువల్ల ∆𝑃2 అనేది 0 0 అది షెడ్యూల్ మైనస్ క్యాలిక్యులేటెడ్ సరేనా కాబట్టి మీకు ఏమి వస్తుంది అంటే −0 అదేవిధంగా ∆𝑃3 వచ్చి మీకు 0 28 గా వస్తుంది సరేనా మరియు అదే విధముగా ∆𝑄2 వచ్చి మీకు 0 21గా వస్తుంది సరేనా కాబట్టి దీనితో మీరు పిలిచే మీకు కావలసినది ఈ రెండవ పునరావృతం లో వస్తుంది కాబట్టి మొదట మీరు ∆𝛿2∆𝛿3 కనుగొనండి ఈ మాత్రిక నే నిలుపు కోండి అది విలోమం సరేనా 549 మరియు ఇది 0 2 0 28 మనం ఇప్పుడే లెక్కించాము కాబట్టి మీకు ∆𝛿2 వచ్చి −1 3 డిగ్రీ గా వస్తుంది మరియు ∆𝛿3 వచ్చి 0 15 డిగ్రీ మరియు ∆𝑉2 వచ్చి మీకు ఎంత వస్తుంది అంటే 0 2126 కాబట్టి 0 008 సరేనా దీనితో మీరు నవీకరణను చెందారు అవునా కాబట్టి ∆𝛿2 వచ్చి 𝛿2∆𝛿2 0 86 01 3 కాబట్టి 2 16 డిగ్రీ 𝛿3 వచ్చి 𝛿3∆𝛿3 అది − 3 15కాబట్టి 3 35డిగ్రీ మరియు 𝑉2 వచ్చి 𝑉2 ∆𝑉2 కాబట్టి 1 008 అది వచ్చి1 కాబట్టి రెండవ పునరావృతం తరువాత మనకి వచ్చిన ఫలితం ఇది 𝑉2 వచ్చి 1 కాబట్టి మనం P2 ని లెక్కించేటప్పుడు మీ P2 P3 మరియు మీ Q2 సరేనా మరియు వాటి ఉత్పన్నాలు ఎప్పుడైనా కూడా మీ PV బస్ బస్ 3 మొక్క వోల్టేజ్ పరిమాణం ఎప్పుడూ కూడా 1 సరేనా